కాబట్టి స్టేషనరీ స్టేట్ ష్రోడింగర్ సమీకరణం యొక్క పరిష్కారాలైన వేవ్ ఫంక్షన్ ఆర్థోనార్మల్ అని మనం ఇప్పటివరకు నేర్చుకున్నాము కాబట్టి ఈ పదాలు మీకు బాగా పరిచయం కావడానికి నేను దీనిని పునరావృతం చేస్తున్నాను నేను xαβ∫xxxdx గా నిర్వచించగలనని కూడా మనం కనుగొన్నాము నేను ఈ సూచికలను α βmn పదే పదే ఉపయోగిస్తున్నాను ఇవి డమ్మీ సూచికలు మరియు pαβ∫xiddx dx అని మీకు తెలుసు మరియు వీటి ద్వారా క్వాంటం పరిస్థితి px xpiI సంతృప్తి చెందిందని కూడా తెలుసుకున్నాము ఈ ఆపరేటర్లను ఇలా నిర్వచించడం అర్థవంతంగా ఉంది ఎందుకంటే pop eikx ఇది మొమెంటం ని అందించిందని మనం తెలుసుకున్నాము కాబట్టి ఈ విధంగా మనం నిర్ణీత మొమెంటమ్కి కదులుతున్న కణం నుండి మొమెంటమ్ను సంగ్రహించాము లేదా పొందాము గత ఉపన్యాసంలో నేను మీకు వదిలిపెట్టిన ప్రశ్న ఏమిటంటే xαα అంటే ∫2xdx మరియు pαα అంటే ∫iddx dx అవి ఏమి సూచిస్తాయి 2 అంటే ఏమిటి మరియు మనం ఈ ప్రశ్నకి సమాధానం ఈ ఉపన్యాసంలో చర్చించబోతున్నాము కాబట్టి నేను వెంటనే మీకు 2 యొక్క బార్న్ వివరణ ఇస్తాను ఆపై ప్రతిదీ బాగా కలిసి ఉంటుంది కాబట్టి ఇది చాలా స్వీయ స్థిరమైన సిద్ధాంతం సెల్ఫ్ కన్సిస్టెంట్ థియరి అవుతుంది కాబట్టి 2 అనేది ఆ సమయంలో ఒక కణాన్ని కనుగొనడానికి x వద్ద సంభావ్యత సాంద్రత దీని అర్థం ఏమిటి అంటే దీని అర్థం x చుట్టూ ఉన్న x ఇంటర్వెల్ లో ψ వేవ్ ఫంక్షన్ ఉన్న కణాన్ని కనుగొనే సంభావ్యత ψ2x సమానం కాబట్టి ఇది సంభావ్యత సాంద్రత ψ2 మరియు ఇది ఇప్పుడు ఒక ఖాళీ మొత్తంలో కణాన్ని కనుగొనే సంభావ్యత కాబట్టి ∞ మరియు మధ్య ఎక్కడైనా కణాన్ని కనుగొనే సంభావ్యత 1 అందువల్ల మనం ∞ ψ2dx 1కి సమానంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాము అంటే ∞ నుండి మధ్య కణాన్ని కనుగొనే మొత్తం సంభావ్యత కాబట్టి ఈ వారం మొదటి ఉపన్యాసం నుండి వేవ్ ఫంక్షన్ను సాధారణీకరించాలని మనం డిమాండ్ చేయబోతున్నామని చెప్పడం గుర్తుంచుకోండి కాబట్టి వేవ్ ఫంక్షన్ను సాధారణీకరించండి ఇప్పుడు ఇది ∞ మరియు x అక్షం మధ్య ఎక్కడైనా కణాన్ని కనుగొనే సంభావ్యతను సూచిస్తుంది మరియు ψ2x నాకు x చుట్టూ ఉన్న ఇంటర్వెల్ లో x కణాన్ని కనుగొనే సంభావ్యతను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మనం xαα విలువను చూద్దాం కాబట్టి xαα గురించి ఏమిటి ∫2xdx కి సమానం అవుతుంది మీరు దానిని చిన్న ఇంటర్వెల్ గా విడగొట్టినట్లయితే అది ప్రతి ఇంటర్వెల్ 2 కంటే ఎక్కువగా ఉంటుంది ఆ పాయింట్ x తప్ప ఇది x మరియు I చుట్టూ కణాన్ని కనుగొనే x రెట్లు సంభావ్యతకు సమానం నేను చిన్న చిన్న ఇంటర్వెల్ అన్నింటినీ సంకలనం చేస్తున్నాను కాబట్టి ఇది x యొక్క సగటు విలువ తప్ప మరొకటి కాదు కాబట్టి కణం యొక్క వేవ్ ఫంక్షన్ సాధారణంగా x సగటు∫ψ2xdx కి సమానం అయినప్పుడు xαα నాకు x యొక్క సగటు విలువను ఇస్తుంది మరియు ఇది x యొక్క సగటు విలువగా పిలువబడుతుంది దీనిని మనం ఏక్స్పెక్టేషన్ విలువ అని అంటాము ఒకసారి మీరు కణాన్ని వేవ్గా సూచిస్తే దానికి మీరు xని పరిష్కరించే మార్గం లేదని గమనించండి కాబట్టి ఇది x సగటు విలువ మరియు ఇది ఇలా ⟨x⟩గా సూచించబడుతుంది ఇది మీరు pαα గురించి అనుసరించాల్సిన సంజ్ఞామానం కాబట్టి మనం లేవనెత్తే తదుపరి ప్రశ్న ఏమిటంటే pαα pαα అనేది ∫iddx dx తప్ప మరొకటి కాదు లేదా వేవ్ ఫంక్షన్ ∫iddxψ dx అయితే దీనిని సాధారణంగా p యొక్క ఏక్స్పెక్టేషన్ విలువ అని అంటాము లేదా p యొక్క సగటు విలువ అని పిలవబడుతుంది ఎందుకని ఇప్పుడు నేను మీకు చెప్తాను కాబట్టి నేను ఫోరియర్ పరివర్తనలో ఏదైనా ψని 12π ∫dk A eikx గా రాయగలను ఇది ఫోరియర్ పరివర్తన మరియు ψ సాధారణీకరించబడితే అవి మొత్తం విషయాన్ని సాధారణీకరించే విధంగా k ఉండాలి కాబట్టి ψ సాధారణీకరించబడిందో లేదో చూద్దాం నేను ψని సాధారణీకరించాను ψ దీనిని సూచిస్తుంది

మనం దానిని ప్రతిక్షేపణ చేద్దాం కాబట్టి నేను దీనిని ఇంటిగ్రేషన్ ∞ dx xψ గా వ్రాసి వాటి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ను రాయబోతున్నాను కాబట్టి ఇది 12π ∞ dk Akeikx అవుతుంది ఇది కూడా ∞ నుండి వరకు ఉంటుంది లేదా అవి Ak అయి ఉండాలి ఎందుకంటే నేను వ్రాస్తున్నాను మరియు మైనస్ గుర్తు ఉండాలి ∞ నుండి వరకు ఇంటిగ్రేషన్ dk ప్రైమ్ని రాయబోతున్నాను ఇది డమ్మీ వేరియబుల్ నేను విభిన్న వేరియబుల్స్ Akeikx2π ఉపయోగించాలి అంటే ఇదే కాబట్టి ఇప్పుడు మళ్ళీ వ్రాస్తాను

∞ xxdx ∞ dx 12π ∞ dk Ake ikx12π ∞ dk Akeikx నేను దీనిని ఇలా రాయబోతున్నాను నేను దీన్ని బయటకు తీస్తాను ∞dk ∞dkAkAk ∞ dx eik kx2π మరియు ఇది మీరు ఏదైనా గణిత శాస్త్ర పుస్తకం ద్వారా తనిఖీ చేయవచ్చు దీని విలువ δk k మరియు కాబట్టి నేను పూర్తి ఇంటిగ్రేషన్ను ప్రదర్శించినప్పుడు ఇది ∞ dk Ak2 కి సమానం అవుతుంది ఎందుకంటే ఇక్కడ వేవ్ ఫంక్షన్ సాధారణీకరించబడినంది కాబట్టి ఇది మొమెంటం eikx ఉన్న కణానికి వేవ్ ఫంక్షన్ అయిన eikx యొక్క వ్యాప్తి అని నేను అర్థం చేసుకోగలను మరియు అందువల్ల Ak2అనేది కణానికి మొమెంటం k మరియు Ak2k కలిగి ఉండటానికి సంభావ్యత సాంద్రత అని రాయగలను ఇది కణ సంభావ్యత kℏ చుట్టూ ℏk ఇంటర్వెల్ లో మొమెంటం స్ప్రెడ్ లేదా మొమెంటం ఉంది ఇది ∞ నుండి ఏదైనా మొమెంటం కలిగి ఉంటుంది కాబట్టి నికర సంభావ్యత 1 అవుతుంది ఇప్పుడు p ఎక్స్పెక్టేషన్ విలువ వివరణ చూద్దాము నేను ⟨p⟩ ∞ xiddx ψdx అని నిర్వచించాను దీన్ని ఫోరియర్ విస్తరించిన రూపంలో మళ్లీ రాయనివ్వండి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇది ∞ నుండి dx ∞ నుండి వరకు ఇంటిగ్రేషన్ dkAke ikx 2π అవుతుంది అప్పుడు నాకు iddx ∞ dk Akeikx2π ఉంది ఇది ∞dx ∞dkAke ikx2π ∞kdkAkeikx2π అని రాయవచ్చు నేను మళ్లీ మునుపటి ట్రిక్నే ఉపయోగించబోతున్నాను మరియు ముందుగా x ఇంటిగ్రేషన్ చేయబోతున్నాను కాబట్టి ∞dxeik kx2π అనేది δk k తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది ∫dk ℏk Ak2 అవుతుంది దీనిని నేను మీ కోసం ఒక అభ్యాసము గా వదిలివేస్తాను కాబట్టి మనం ఏమి పొందుతున్నాము ఇప్పుడు ⟨p⟩ ∫xiddx ψx dx ఇది ∫dk ℏk Ak2 తప్ప మరేమీ కాదు ఇది k చుట్టూ ఉన్న ఇంటర్వెల్ kలో మొమెంటం కలిగి ఉన్న కణం యొక్క ℏk రెట్లు సంభావ్యత తప్ప మరొకటి కాదు మరియు ఇది మొత్తం ఈ ఇంటర్వెల్ల మొత్తం కాబట్టి ఇది సగటు మొమెంటం కాబట్టి pαα అనేది స్థితిలో లేదా లో ఒక కణం యొక్క సగటు మొమెంటం కాబట్టి దీనిని ⟨p⟩ ఎక్స్పెక్టేషన్ విలువ అని కూడా అంటారు కాబట్టి pαα మీకు ఎక్స్పెక్టేషన్ విలువను ఇస్తుంది కాబట్టి వికర్ణ మూలకాలు మీకు ఇచ్చిన స్థితిలో ఆ పరిమాణానికి ఎక్స్పెక్టేషన్ విలువ లేదా సగటు విలువను అందిస్తాయి మరియు వికర్ణ మూలకాలు మీకు క్రాస్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్లను అందిస్తాయి కాబట్టి వేవ్ ఫంక్షన్ యొక్క బార్న్ యొక్క వేవ్ ఫంక్షన్ వివరణ ద్వారా మనం ఇప్పుడు వికర్ణ మూలకాన్ని అర్థం చేసుకున్నాము ఏదైనా కట్టుబడి ఉన్న స్థితికి అంటే ψ±∞ → 0 వేవ్ ఫంక్షన్కు దూరంగా వెళ్ళదు అది పరిమితంగా ఉంటుంది దాని ఎక్స్పెక్టేషన్ విలువ p ఎల్లప్పుడూ 0 అవుతుంది ఎందుకంటే వేవ్ ఫంక్షన్ ఇతర కణం ఎడమ వైపుకు లేదా కుడి వైపుకు వెళ్లడానికి సమానంగా ఉంటుంది మీరు వెంటనే దానిని నిరూపించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు mod x2 సంభావ్యత సాంద్రత అని మనం చెప్పాము దానితో పాటుగా నేను మీకు ఫోరియర్ కోయెఫిషియంట్ Aని కూడా ఇచ్చాను x మొమెంటం ℏk ఉన్న కణానికి సంభావ్యత సాంద్రతను ఇవ్వండి ఆపై మనం xαα ని ఇలా వ్యాఖ్యానించాము ఇది x యొక్క ఎక్స్పెక్టేషన్ విలువ మరియు pαα అనేది మొమెంటం యొక్క ఎక్స్పెక్టేషన్ విలువ ఇప్పుడు హైసెన్బర్గ్ మరియు ష్రోడింగర్ అనే రెండు ఫార్మలిజం సమానమైనందున సమయం స్వతంత్రంగా ఉండే ఏదైనా కన్సర్వ్డ్ సంరక్షించబడిన పరిమాణం మాత్రమే డయాగ్నల్ టర్మ్స్ వికర్ణ పదాల పరిమాణాలను కలిగి ఉంటుందని అవి సంరక్షించబడని వికర్ణ పదాలను కూడా కలిగి ఉంటాయని మీరు మళ్లీ చూస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ మూడు ఉపన్యాసాలలో 2 ఫార్మలిజమ్స్ సమానమైనవని చూపించారు మరియు మనం బార్న్ యొక్క ఇంటర్ప్రెటేషన్ ద్వారా వేవ్ ఫంక్షన్ను కూడా అర్థం చేసుకున్నాము మరియు సంబంధిత పరిమాణాల కోసం ఆపరేటర్ల ద్వారా మాతృక మూలకాలను ఎలా లెక్కించాలో కూడా ఇప్పుడు మనకు తెలుసు